ఈ ఉపన్యాసంలో నేను ఎహ్రెన్ఫెస్ట్ సిద్ధాంతాల గురించి మాట్లాడబోతున్నాను p మరియు x యొక్క ఎక్స్పెక్టేషన్ విలువలు సమయం తో పాటు ఎలా మారతాయో అవి మీకు తెలియజేస్తాను ఈ సిద్ధాంతాలు సమయం తో పాటు p మరియు x యొక్క ఎక్స్పెక్టేషన్ విలువ ఎలా మారుతుందో తెలియజేస్తాయి మరియు వారు దానిని అందించారు మనం ఊహించిన కొన్ని అర్థాలు కాబట్టి ఎక్స్పెక్టేషన్ ⟨x⟩ ∫xt2 x dx గా నిర్వచించబడినది ఇది x యొక్క సగటు విలువ వంటిదని మేము ఇంతకు ముందే చెప్పాము అదేవిధంగా సగటు విలువ ⟨p⟩ ∫xti∂ψxt∂t dx గా నిర్వచించబడింది ఇది వేవ్ ఫంక్షన్ స్థితిలో ఉన్న కణానికి సగటు మొమెంటం విలువ లాంటిదని మేము చెప్పాము ఎహ్రెన్ఫెస్ట్ సిద్ధాంతం ద్వారా దీనికి మరింత అర్థం చేకూరుతుంది మరియు ⟨p⟩ mddt⟨x⟩ అని రాయవచ్చు కాబట్టి ఇది m v లాగా ఉంటుంది కాబట్టి ⟨p⟩ అంటే మనం మాట్లాడుకుంటున్న సగటు మొమెంటం mddt⟨x⟩ కి సమానం ఇది మొదటి సిద్ధాంతం రెండవది మీకు p యొక్క మార్పు రేటు గురించి చెబుతుంది మరియు నేను ⟨ ∂V∂x⟩ తీసుకుంటే అది ddt ⟨p⟩ కి సమానము ∂V∂xఅనేది సంభావ్య V యొక్క డెరివేటివ్ కాబట్టి మేము హైసెన్బర్గ్ సమానత్వం గురించి మాట్లాడేటప్పుడు మరియు ఈ చిత్రంలో చూపినప్పుడు ముందుగా నిర్వచించిన ఈ విలువలు మళ్లీ మనకు ఒక కణం యొక్క సగటు స్థానం మరియు సగటు మొమెంటం ని తెలియచేస్తాయి ఇప్పుడు వీటిని నిరూపిద్దాం ⟨x⟩ అనేది ∫xψdx తప్ప మరొకటి కాదు మరియు ddt⟨x⟩ ∫ ∂ψ∂t xψ dx∫ x∂ψ∂t dx అవుతుంది మీరు టైం పరంగా ⟨x⟩ మరియు ⟨x⟩ మార్పు గురించి మాట్లాడినట్లయితే వేవ్ ఫంక్షన్ తప్పనిసరిగా స్థిరమైన స్థితిలో టైం పై ఆధారపడి ఉండాలి కాబట్టి మేము ముందుగా చూపిన విధంగా ఈ విషయాలు టైం కి మారవు ఎందుకంటే సంభావ్యత సాంద్రత టైం తో స్వతంత్రంగా ఉంటుంది ఇప్పుడు iℏ∂ψ∂t 22m2x2Vx అని నాకు తెలుసు

నేను ఈ విలువను ఈ సమీకరణంలో ప్రతిక్షేపణ చేయగలను తద్వారా ddt⟨x⟩1 iℏ 22m2x2xψdx పొందుతాను నేను దీన్ని బ్రాకెట్లో ఉంచాను మొదటి పదం ∫Vxxψdx కాబట్టి ఇది ఈ పదానికి అనుగుణంగా ఉంటుంది రెండవ టర్మ్ కోసం నేను 22m2x2dx ని కలిగి ఉండబోతున్నాను నేను dψdtx ∫Vxψψdx లో iℏని బయట రాశాను కాబట్టి ఇది ఖచ్చితంగా బాగానే ఉందో లేదో ఇప్పుడు చూద్దాం ఇది అవుతుంది కాబట్టి ఇది మంచిది ఇప్పుడు నేను రెండవ పదాన్ని రద్దు చేయగలను మరియు ddt⟨x⟩ i22m ∫2x2x 2x2xψdx అని వ్రాసాను అదే నాకు మిగిలి ఉంది కాబట్టి నేను పొందుతున్నది ddt⟨x⟩i22m ∫2x2x 2x2xψ నేను iℏ2m∫ ∂x ని బయట రాస్తాను మరియు లోపల ∂ψ∂xx ∂xxψdx రాస్తాను ఇది iℏ2m∫ ∂x ∂ψ∂xx ∂xxψdx మొదటి పదం ఇప్పుడు నేను కొంత దిద్దుబాటు చేయవలసి ఉంది ఎందుకంటే అదనపు పదాలు కనిపించబోతున్నాయి కాబట్టి iℏ2m∫ నేను తీసివేత చేయబోతున్నాను ∫ ∂ψ∂x∂xx ∂ψ∂x∂x∂ψ∂xx∂xdx

ఇప్పుడు మొదటి పదాన్ని నేరుగా ఇంటిగ్రేట్ చేయవచ్చు మరియు బౌండరీ కండిషన్ వద్ద అదృశ్యమైతే ఇది 0 అవుతుంది రెండో టర్మ్లో ఈ రెండు టర్మ్లు రద్దు కానున్నాయి కాబట్టి నాకు మిగిలి ఉన్నది ddt⟨x⟩iℏ2m∫ ∂ψ∂x∂xdx రెండవ పదం ∂xψdx ని ∫∂xdx ∫∂ψ∂xdx అని రాయవచ్చు మళ్లీ మొదటి ఇంటిగ్రల్ అదృశ్యమవుతుంది ఎందుకంటే ఆ పెద్ద దూరాల వద్ద అదృశ్యమవుతుంది కాబట్టి నాకు మిగిలి ఉన్నది ddt⟨x⟩iℏ2m ∂ψ∂xdx×2 ఈ రెండు రద్దు చేయబడుతుంది మరియు నేను దీనిని 1mi ∂ψ∂xdx అని రాయగలను మరియు ఇది 1m⟨p⟩ తప్ప మరొకటి కాదు కాబట్టి నేను చూపించినది ddt⟨x⟩⟨p⟩m ఇది మొదటి ఎహ్రెన్ఫెస్ట్ సిద్ధాంతం ఇది ⟨p⟩ లేదా ⟨x⟩ కణం అనేది మొమెంటం మరియు స్థానం యొక్క సగటు విలువలుగా పరిగణించబడుతుందని మళ్లీ చెబుతుంది రెండవ సిద్ధాంతం ddt⟨p⟩ ⟨ ∂V∂x⟩ కి సమానం ఇది ఫోర్సు యొక్క ఎక్స్పెక్టేషన్ విలువ ఎహ్రెన్ఫెస్ట్ రెండవ సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి ఈ ఎక్స్పెక్టేషన్ విలువ ddt⟨p⟩ i ∂ψ∂xdx గా వ్రాసి మొదటి సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి మనం ఇంతకు ముందు చేసినదానిని మళ్లీ చేస్తున్నాను మరియు దీనిని ∂ψ∂ti ∂ψ∂xdx∫i∂x ∂ψ∂tdx కి సమానంగా విస్తరించవచ్చు మనం చేయగలిగిన x మరియు t లకు సంబంధించి పాక్షిక అవకలనాన్ని నేను పరస్పరం మార్చుకుంటాను తదుపరి దశలో మనం ఇంతకు ముందు చేసినట్లుగా సమయ ఆధారిత ష్రోడింగర్ సమీకరణాన్ని ఉపయోగించి∂ψ∂t మరియు ∂ψ∂t ని రాయాలి మరియు మేము దానిని చేస్తాము పార్షియల్ ఇంటిగ్రేషన్ పాక్షిక సమాకలనం చేసిన తర్వాత ఈ సమీకరణంలో దీనిని ప్రతిక్షేపణ చేస్తాము తద్వారా ddt⟨p⟩ ⟨ ∂V∂x⟩కి సమానంగా పొందుతారు ఇది ∂V∂xψ dx తప్ప మరొకటి కాదు న్యూటన్ చట్టాల ప్రకారం p లేదా ⟨p⟩ యొక్క సగటు విలువ మారుతుందని ఎహ్రెన్ఫెస్ట్ రెండవ సిద్ధాంతం తెలియజేస్తుంది నేను ఇక్కడ డెరివేషన్ ని పూర్తి చేయలేదు దీనిని నేను అభ్యాసం గా మీకే వదిలివేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా సరళమైన డెరివేషన్ అయినప్పటికీ కొద్దిగా పొడవుగా ఉంటుంది కాబట్టి నేను దానిని మీ కోసం వదిలివేస్తున్నాను కాబట్టి ఈ ఉపన్యాసాన్ని ముగించే ముందు ఈ ఉపన్యాసంలో నేను చూపించినది ఏమిటంటే x మరియు p అనేది ddt⟨x⟩⟨p⟩m ద్వారా సంబంధం కలిగి ఉన్నాయి మరియు రెండవ విషయం ఏమిటంటే ddt⟨p⟩ ∂V∂xψ dx వలె ఉండే ఫోర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ విలువ తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ పరిమాణాలు ఒక స్థితిలో ఉంటే కణానికి సంబంధించిన సగటు p మరియు సగటు x అని రెండవ సూత్రం చెబుతుంది